మానవ వనరుల నిర్వహణపై తరగతికి తిరిగి స్వాగతం ఈ రోజు ఈ ఉపన్యాసంలో వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ గురించి మాట్లాడుతాము కాబట్టి దీనితో ముందుకు సాగండి ఈ ప్రత్యేక ఉపన్యాసం కోసం నేను పరిశోధనా పత్రాల సంఖ్యను సూచించాను మరియు వివరాలు స్లయిడ్లో ఉన్నాయి మీరు స్లైడ్లను చూస్తారు వాస్తవానికి నేను గోమెజ్ మెజియా బాల్కిన్ మరియు కార్డిGomez Mejia Balkin and Cardy చేత పుస్తకాన్ని సూచించాను మరియు షులర్ మరియు జాక్సన్ రాసిన పుస్తకం క్షమించండి షులర్ మరియు జాక్సన్ రాసిన కాగితం ఉంది గిల్మోర్ మరియు విలియమ్స్రాసిన పుస్తకంలోని ఒక కాగితానికి కూడా నేను దీనిని ప్రస్తావించాను అందువల్ల అన్ని వనరులు అన్ని వనరులు నేను సూచించినవి ఇక్కడ మొదటి స్లైడ్లో మీరు పొందుతారు వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ అంటే ఏమిటి వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ వివిధ నిర్వచనాలు ఉన్నాయి ఒకటి నేను దృష్టి పెడతాను ప్రణాళికాబద్ధమైన మానవ వనరుల విస్తరణ యొక్క నమూనా ఇక్కడ చివరిది ప్రణాళికాబద్ధమైన మానవ వనరుల విస్తరణ మరియు కార్యకలాపాల సరళి ఒక సంస్థను దాని లక్ష్యాలను సాధించడానికి ఉద్దేశించినది ఇది సంస్థ యొక్క నిర్వహణ తప్ప మరొకటి కాదు మొదటి పాయింట్ వివరణ వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ సంస్థ యొక్క మానవ వనరుల నిర్వహణను సూచిస్తుంది ఈ విధంగా సంస్థ యొక్క వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడం చాలా సులభం మీకు తెలుసా ఈ నిర్వచనాలన్నీ చాలా వివరంగా ఉన్నాయి కానీ చాలా సరళంగా చెప్పాలంటే వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ ఒక సంస్థ యొక్క వ్యూహాత్మక లక్ష్యాల సాధన దాని మానవ వనరులను నిర్వహించడం ద్వారా చాలా సరైన పద్ధతిలో వ్యవహరిస్తుంది కాబట్టి సంస్థకు సహాయం చేయడానికి లక్ష్యాలను సాధించడానికి దాని అభివృద్ధి కోసం ప్రజలను ఎలా పొందాలి ఏమి చేయాలి వారు ఏమి చేయాలి తరువాతి 10 15 20 30 40 సంవత్సరాల కాలంలో కాబట్టి సరే వ్యూహాత్మక నిర్వహణ ఎందుకు కారణం మనం వ్యూహాత్మక నిర్వహణపై ఎందుకు దృష్టి పెట్టాము లేదా మనకు మానవ వనరులు కూడా ఎందుకు అవసరమో వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఒక సంస్థకు సహాయం చేయడం పోటీ ప్రయోజనాన్ని సాధించడం ఖర్చులను తగ్గించడం ద్వారా ఉత్పత్తి వనరులను పెంచడం మరియు సేవా భేదం లేదా రెండింటి ద్వారా స్టేట్మెంట్ ద్వారా మేము ఏమి చేస్తాము పోటీ ప్రయోజనం అంటే పరిశ్రమలో పోటీదారులపై ప్రయోజనం కలిగి ఉండటం ఇప్పుడు మేము పోటీదారుల గురించి మాట్లాడేటప్పుడు మేము అందిస్తున్న ఇతర వ్యక్తులు ఇతర సంస్థల గురించి అదే ఉత్పత్తిని అందిస్తున్న లేదా ఇలాంటి ఉత్పత్తులు మరియు సేవల గురించి మాట్లాడుతున్నాము ఎవరు అమ్ముతున్నారు మనం ఏమి అమ్ముతున్నాం లేదా అలాంటిదే మేము పోటీ ప్రయోజనం గురించి మాట్లాడేటప్పుడు వాటిని అధిగమించడం గురించి మేము మాట్లాడతమ లేదు మేము మాట్లాడుతున్నాము మా సమర్పణలో ఏదో ఉంది వారికి లేదు అది వారు అందించే వాటికి ఒక అంచుని ఇస్తుంది మనకు ఏమి ఉంది ఇతరులకు లేదు ఈ కారణంగా మా కొనుగోలుదారులు మా క్లయింట్లు వారి కంటే మాకు ప్రాధాన్యత ఇస్తారు నా దగ్గర ఏమి ఉంది ఉత్పత్తులు మరియు సేవల పరిధిలో నేను అందిస్తున్న ప్రత్యేకత ఏమిటి ఇతరులపై ప్రయోజనం పొందడానికి ఇది నాకు సహాయపడుతుంది నా దగ్గర ఏమి ఉంది ఏ అదనపు ప్రయోజనం నేను నా ఖాతాదారులకు అందించగలను అంటే పోటీ ప్రయోజనం అంటే మేము అనుకునే అర్థం ఇదే మరియు ఇది కేవలం ఒక విషయం కాదు అది ఏమిటి నేను కలిగి ఉన్నాను నేను నిలబెట్టుకోగలను ఎక్కువ కాలం పాటు ఆట కంటే ముందు ఉండటానికి పోటీ వ్యూహాలు పోటీ ప్రయోజనం పొందడానికి మాకు కొన్ని వ్యూహాలు ఉన్నాయి కొన్ని విషయాలు మన పోటీదారుల కంటే ముందుగానే ఉండటానికి ఒక విషయం మనం చేయగలిగేది వ్యూహాత్మక చొరవ తీసుకోవడం వ్యూహాత్మక చొరవ ఒక సంస్థ పోటీ చేసే పరిశ్రమలలో వ్యూహాత్మక ప్రవర్తన యొక్క నియంత్రణను సంగ్రహించే సామర్థ్యం తప్ప మరొకటి కాదు వ్యూహాత్మక చొరవ ఏదో చేస్తోంది అదనంగా ఆట మార్చడం ఏదో చేయడం అది ఇతరులను ప్రేరేపించేది మనం ఏమి చేస్తున్నాం కాబట్టి నేను ఇతరులకు భిన్నంగా ఏదో చేస్తాను అది నా ఖాతాదారులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది ఇతరులు ప్రేరేపించబడతారు అనుసరించడానికి ఉదాహరణకు మేము పెరుగుతున్నప్పుడు అమ్మకాల తర్వాత సేవ అనే భావన చాలా ప్రబలంగా లేదు కాబట్టి మీరు ఒక విక్రేత నుండి వాషింగ్ మెషీన్ను కొన్నారు మరియు వాషింగ్ మెషీన్ ఉంటే కొంత లోపం ఉంటే అప్పుడు మీరు దాన్ని పరిష్కరించడానికి వేరొకరి వద్దకు వెళతారు ఎవరో ఎక్కడో నేను వాషింగ్ మెషీన్ను అమ్మితే ఆ వాషింగ్ మెషీన్ తరువాత నేను కూడా సేవను అమ్మగలను అని నిర్ణయించుకున్నాను కాబట్టి మీరు కొనండి నేను ఏ బ్రాండ్ పేరు తీసుకోను కానీ ఎవరో నిర్ణయించుకున్నారు ఒక దుకాణం వాషింగ్ మెషీన్ను విక్రయిస్తుంది కానీ షాపులో వాషింగ్ మెషీన్లను రిపేర్ చేయడంలో శిక్షణ పొందిన వ్యక్తులు కూడా ఉన్నారు అవి తప్పుగా ఉన్నాయి అమ్మిన సమయంలో లేదా సమస్యలను కలిగి ఉన్నాయి అమ్మిన కాలం తరువాత ఉపయోగం తరువాత కాబట్టి వారు ధృవీకరించబడిన లేదా అధీకృత సేవా ఏజెంట్లతో రావడం ప్రారంభించారు ఎవరో నిర్ణయించుకున్నారు ఇది ఒక వ్యూహం వారు తమ ఖాతాదారులను ఉంచడానికి ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు వాషింగ్ మెషిన్ మేము పెరుగుతున్నప్పుడు ఇది ఒక విలాసవంతమైనది మీకు తెలుసా మీరు ఒక వాషింగ్ మెషీన్ను కొన్నారు మీరు బాగా చూసుకున్నారు మరియు మీరు ఎప్పటికీ మీరు మరొకదాన్ని కొనవలసిన అవసరం లేదు రాబోయే 10 15 20 సంవత్సరాలు కానీ ఏమి జరిగిందంటే వాషింగ్ మెషీన్ను ఉపయోగించిన తరువాత కొంతకాలం మా పొరుగువారికి మరియు మా స్నేహితులకు మరియు మా కుటుంబ సభ్యులకు మేము చెప్పే స్థితిలో ఉన్నాము సరే ఈ బ్రాండ్ బాగా పనిచేసింది నాకు కాబట్టి మీరు కూడా ఎందుకు ముందుకు వెళ్లరు కొనండి కాబట్టి నోటి సిద్ధాంతం యొక్క పదం ఆ సమయంలో చర్యలో ఉంది కాబట్టి మేము వ్యూహాత్మక చొరవ గురించి మాట్లాడేటప్పుడు మనం ఒక ప్రవర్తన ఒక నమూనా మనం చేసే ఏదో ఇతరులు చేయని దాని గురించి మాట్లాడుతున్నాము ఒక సంస్థ నిర్ణయించింది మేము సేవను అందించబోతున్నాం నేను మీరు ఈ వాషింగ్ మెషీన్ను కొనుగోలు చేస్తే మా సంస్థకు చెందిన ఎవరైనా వచ్చి మీ కోసం ఉచితంగా ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాల కాలానికి రిపేర్ చేస్తారు మరియు అదనపు భాగాలకు మాత్రమే మీ నుండి వసూలు చేస్తారు అది అవసరం కావచ్చు కాబట్టి అది వ్యూహాత్మక చొరవ ఆపై మిగిలిన ప్రజలు బలవంతంగా అనుసరించవలసి వచ్చింది మరియు వారు సరే అన్నారు బ్రాండ్ ఎ దీన్ని చేస్తోంది నేను ఎందుకు చేయలేను అప్పుడు బ్రాండ్ B కూడా దీనిని అనుసరించింది ఆపై బ్రాండ్ సి దీనిని అనుసరించింది ఆపై నెమ్మదిగా ఇది పరిశ్రమ ప్రమాణంగా మారింది పోటీ వ్యూహాలు పోటీ లాభం పొందటానికి ఉపయోగపడతాయి ఆవిష్కరణ వ్యూహం అభివృద్ధి చేయడానికి ఉపయోగించే ఉత్పత్తులు లేదా సేవలు పోటీదారుల నుండి భిన్నంగా ఉంటాయి కాబట్టి మేము పెరుగుతున్నప్పుడు వాషింగ్ మెషీన్ యొక్క ఉదాహరణతో మాట్లాడుదాం మాకు వాషింగ్ మెషీన్ ఉంది మరియు ఆ యంత్రంలో చుట్టూ తిరిగే బట్టలు ఆపై మీరు బట్టలు బయటకు తీస్తారు ఆపై మీరు వాటిని ఆరబెట్టడానికి వేలాడదీస్తారు ఆపై ఆరబెట్టే ఒక భావన ఉంది కాబట్టి మీకు వాషింగ్ మెషీన్ మరియు ఆరబెట్టేది ఉంది రెండు డ్రమ్స్ వేరు మరియు మీరు వాటిని ఉంచడానికి వేర్వేరు ప్రదేశాలను కనుగొంటారు ఆపై ఎవరో చెప్పారు బహుశా మనకు సెమియాటోమాటిక్ వాషింగ్ మెషీన్ ఉండవచ్చు కాబట్టి మీరు బట్టలు ఒకదానిలో కడుగుతారు ఆపై మీరు వాటిని పొడి చేయడానికి ఇతర కంపార్ట్మెంట్లో ఉంచుతారు కాబట్టి మీరు వాటిని బయటకు తీసుకువెళ్ళారు మరియు మీరు వాటిని ఇతర కంపార్ట్మెంట్లో ఉంచారు మరియు డ్రమ్స్ చేర్చారు కాబట్టి రెండు డ్రమ్స్ రొటేటింగ్ డ్రమ్స్ వేర్వేరు ప్రదేశాలలో రెండు వేర్వేరు యంత్రాలు రెండు వేర్వేరు ప్లగ్లు అవసరమయ్యేవి ఎవరో కొంతమంది ఆవిష్కర్తలు రెండు డ్రమ్లను ఒకే ఫ్రేమ్లో ఉంచాలని నిర్ణయించుకున్నారు మరియు ఒకేలా కలిగి ఒక ప్లగ్ కలిగి ఒక శక్తి వనరును కలిగి ఉండి ఈ రెండింటినీ కలిపి అమలు చేయాలని ఆశించారు కాబట్టి అది ఆవిష్కరణ రెండు విషయాలు అవసరం వాషింగ్ మెషీన్ను ఉపయోగించే ఎవరైనా ఆరబెట్టే దానిని కూడా ఉపయోగించవచ్చు ఎందుకంటే ఈ రెండు విషయాలు ఒకే దానికొకటి కలిసి వున్నాయి అదేవిధంగా బ్లెండర్లతో కాబట్టి నా ఉద్దేశ్యం వివిధ విషయాలు మీకు తెలుసా మనకు ఉండేవి గ్యాస్ ఓవెన్ గ్యాస్ స్టవ్ ఆపై ఎవరో చెప్పారు సరే వంట విధానం సహాయపడుతుంది ఎందుకు ఎందుకంటే రెండింటినీ నడపడానికి గ్యాస్ అవసరం కాబట్టి మీరు పెద్ద పెట్టెను నిర్మిస్తారు ఆపై మీకు ఓవెన్ ఉంది మరియు అదే గ్యాస్ లేదా విద్యుత్ లేదా ఒకే మూలం ద్వారా కలపబడింది కాబట్టి మీరు ఆవిష్కరిస్తారు మీకు తెలిసిన విషయాలు కలిసిపోతాయి కాబట్టి ఇది ఆవిష్కరణ వ్యూహం వృద్ధి వ్యూహం ఉత్పత్తిని మెరుగుపరచడం మరియు లేదా సేవ నాణ్యత కాబట్టి మీ పోటీదారులపై ఒక ప్రయోజనం పొందడానికి మీరు చెప్పేది సరే మేము అదే ఉత్పత్తిని అందిస్తున్నాము కానీ మేము మీకు మంచి సేవను అందిస్తాము మరియు ఇది మంచి సేవ అని మనకు ఎలా తెలుస్తుంది బహుశా మేము ఏది రిపేర్ చేసినా మీకు ఎక్కువ రోజులు పని చేస్తుంది కాబట్టి మరమ్మతు చేసే వ్యక్తి మీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఏడాది వరకుమరమ్మతులు అవసరం లేదని మేము మీకు భరోసా ఇస్తున్నాము మేము ఎంత మంచి పని చేస్తాం అంటే మేము ఏమి చేస్తున్నాం ఏది మరమ్మత్తు చేసినా అది వచ్చే ఏడాది వరకు విచ్ఛిన్నం కాదు మేము మీకు హామీ ఇస్తాము కాబట్టి అది మెరుగుదల వ్యూహం మీరు ఉత్పత్తిని మెరుగుపరుస్తారు లేదా ఇతర వాషింగ్ మెషీన్లను నేను చూస్తున్నాను ఆపై నేను ప్రకటనను చూశాను నేను బ్రాండ్ను మరచిపోయాను నాకు తెలిసి కూడా నేను వివరాలను మీతో పంచుకోలేను కానీ వాషింగ్ మెషీన్ గురించి తుప్పు పట్టకుండా ఉండటం గురించి ఏదో ఉంది వారు చెప్పారు ఇది ఎటువంటి నాణ్యత గల ప్రధాన భాగం అంటే అది తుప్పు పట్టదు మీకు తెలుసు ఇది నీటిలో ఉంటుంది కానీ దీనికి ఏమీ జరగదు ఇది లోహం కానీ దానిపై రక్షణ కవచం వచ్చింది కాబట్టి దానికి ఏమీ జరగదు కాబట్టి ఇది అదే విషయం మేము ఉత్పత్తిని మెరుగ్గా చేసాము కాబట్టి అది ప్రయోజనం పొందటానికి ఒక మార్గం మీరు మీ పోటీదారులపై ప్రయోజనం పొందడానికి మూడవ వ్యూహం ఖర్చు తగ్గించడం మీరు తక్కువ ధరకే అదే వస్తువును అందిస్తారు కాబట్టి మీరు అదే నాణ్యతతో ఏదైనా చేస్తారు కానీ మీరు ధరను తగ్గిస్తారు బహుశా మీరు ఫ్రీల్స్ తగ్గించండి బహుశా మీరు కేవలం అందం కోసం పెట్టిన ఒక విషయాన్ని తగ్గిస్తారు మరియు మీరు ధరను తగ్గించండి ధర తగ్గిన వెంటనే ప్రజలు దానిని కొనాలని కోరుకుంటారు ముఖ్యంగా నాణ్యత ఒకేలా ఉంటే HRM యొక్క వ్యూహాత్మక సిద్ధాంతాలు మొదటి సిద్ధాంతం మేము వ్యవహరించేది సంస్థ యొక్క వనరు ఆధారిత వీక్షణ కాబట్టి మనం మాట్లాడేటప్పుడు వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ గురించి వివిధ సిద్ధాంతాల గురించి మాట్లాడుతాము మొదటి సిద్ధాంతం మనం మాట్లాడబోయేది సంస్థ యొక్క వనరు ఆధారిత వీక్షణ ఈ సిద్ధాంతం ప్రకారం సంస్థ వనరుల వైవిధ్యత మరియు సంస్థ వనరుల అస్థిరత యొక్క పరిస్థితులలో మాత్రమే పోటీ ప్రయోజనం సంభవిస్తుంది మేము మాట్లాడేటప్పుడు సంస్థ వనరుల వైవిధ్యత గురించి వనరుల విస్తృత కొలను గురించి మేము మాట్లాడుతున్నాము మేము అనేక రకాల వనరుల గురించి మాట్లాడుతున్నాము వీటిని మనం తీసుకొవచ్చు మరియు ఎంచుకోవచ్చు మనకు పెద్దది ఉంటే మనకు విభిన్న రకాల వనరులు ఉంటే తీసుకోవడానికి మరియు ఎంచుకోవడానికి మన పోటీదారులపై మనము ఒక ప్రయోజనాన్ని పొందగలుగుతాము మరియు సంస్థ వనరుల అస్థిరత ఇతర సంస్థల నుండి ఈ నిర్దిష్ట వనరులను పొందటానికి పోటీ సంస్థల అసమర్థతతో ప్రత్యేకంగా వ్యవహరిస్తుంది కాబట్టి మేము మా ఖాతాదారులకు మా కస్టమర్లకు వనరుల విస్తృత కొలను నుండి పెద్ద వనరులను అందిస్తున్నాము మరియు మనకు కొన్ని వనరులు ఉన్నాయి అది మాత్రమే మనకు ఉంటుంది ఉదాహరణకు వస్త్ర తయారీ సంస్థలలో మీకు కుకీ కట్ వస్త్రాలు ఉన్నాయి నా ఉద్దేశ్యం మీకు ప్రామాణికమైన కట్ వస్త్రాలు ఉన్నాయి మీరు కొన్ని దుకాణాలకు వెళ్ళండి మరియు మీరు ఒకదాని తరువాత ఒకటి వేలాడుతూ ఒకే రంగు కుర్తాలను చూస్తారు ఆపై మీరు ఒక దుకాణానికి వెళ్ళండి మరియు వారు చేతి ఎంబ్రాయిడరీ కుర్తాస్ కలిగి ఉన్నారు మరియు ఎంబ్రాయిడరీ ఒక నిర్దిష్ట రకం మీరు దానిని ఎక్కడా పొందలేరు కాబట్టి అది ఏదో అది చాలా ప్రత్యేకమైనది మరియు కాబట్టి ఆ ఎంబ్రాయిడరీకి మరొక ప్రతిరూపం వుండదు లేదా మీరు కారు కొనండి మరియు చేతితో పెయింట్ చేయబడింది ఆ కారుపై చేతితో చిత్రించిన నమూనాలు ఉన్నాయి మీకు ఏదో ఉంది మీ షాపులో ఎవరో కూర్చొని ఈ డిజైన్లను పెయింటింగ్ చేస్తున్నారు లేదా కారు కళను సృష్టిస్తున్నారు దానికి ప్రతిరూపం ఉండదు కాబట్టి ఆ రకమైన విషయం ఉంది లేదా మీ కస్టమర్ల ప్రశ్నలకు వ్యక్తిగతంగా స్పందిస్తూ మీకు ఎవరో ఉన్నారు కాబట్టి మీరు కలిగి ఉన్న దానిని మీ పోటీదారులెవరూ అంత సులభంగా కాపీ చేయలేరు మరియు అది మీకు ఒక ప్రయోజనాన్ని ఇస్తుంది ఇచ్చిన వనరుల వైవిధ్యత మరియు వనరుల అస్థిరత మరియు విలువ అరుదుగా అసంపూర్ణ అనుకరణ యొక్క అవసరాల సంతృప్తి కాబట్టి ఏదో పూర్తిగా కాపీ చేయలేము మరియు ప్రత్యామ్నాయం కానిది ఏదో అది పూర్తిగా ప్రత్యామ్నాయం కాదు వేరొకటి సంస్థ యొక్క వనరులు నిరంతర పోటీ ప్రయోజనానికి మూలంగా ఉంటాయి వనరుల ఆధారిత సిద్ధాంతం గురించి మనం మాట్లాడేటప్పుడు మన వనరులు మన అతిపెద్ద ఆస్తులు మరింత ప్రత్యామ్నాయంగా మన వనరులను ఎవరైనా పట్టుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి విభిన్న వనరుల సమూహం మరియు ప్రత్యామ్నాయంగా లేని వనరులు మరియు చాలా విలువైన వనరులు మాకు సహాయపడతాయి పోటీ ప్రయోజనాన్ని అందిస్తాయి మరియు మరింత మేము ఈ వనరులను అభివృద్ధి చేస్తాము సంస్థ యొక్క వ్యూహాత్మక లక్ష్యాలతో మానవ వనరుల విభాగం యొక్క విధులను వ్యూహాత్మకంగా సమలేఖనం చేయడానికి రెండవ సిద్ధాంతం ప్రవర్తనా దృక్పథం కాబట్టి మొదటి సిద్ధాంతంలో మన వద్ద ఉన్న భౌతిక వనరుల గురించి మాట్లాడాము ఈ సిద్ధాంతంలో కఠినమైన వ్యూహం మరియు దృఢ మైన పనితీరుకు మధ్యవర్తిగా ఉద్యోగుల ప్రవర్తన గురించి మాట్లాడుతాము వివిధ ఉపాధి పద్ధతుల యొక్క ఉద్దేశ్యం ఉద్యోగుల వైఖరులు మరియు ప్రవర్తనలను తేల్చడం మరియు నియంత్రించడం అని ఇది ఊ హిస్తుంది సంస్థలకు అత్యంత ప్రభావవంతమైన నిర్దిష్ట వైఖరులు మరియు ప్రవర్తనలు భిన్నంగా ఉంటాయి సంస్థాగత వ్యూహంతో సహా సంస్థల యొక్క వివిధ లక్షణాలను బట్టి వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ సందర్భంలో సంస్థ వ్యూహానికి అవసరమైన పాత్ర ప్రవర్తనలలో ఈ తేడాలు ఆ ప్రవర్తనలను వెలికితీసేందుకు మరియు బలోపేతం చేయడానికి వివిధ HRM పద్ధతులు అవసరం ఎంతైనా వుంది కాబట్టి మనము ఉద్యోగుల ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాము మేము ఒక సంస్థ యొక్క ఉద్యోగులుగా నైపుణ్యాలు మరియు ప్రవర్తనల యొక్క వైవిధ్యం మరియు సమస్యలతో వ్యవహరించే వైవిధ్యం గురించి మాట్లాడుతున్నాము వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ యొక్క విధి ఏమిటంటే సంస్థ యొక్క ప్రయోజనానికై ఎంత బాగా మేము నమ్ముతాము మరియు ఎంత బాగా మేము ప్రవర్తనలను ఉపయోగిస్తాము ఎంత బాగా మేము బయటపడతాము ఎంత బాగా ఆ ప్రవర్తనలను బయటకు తీసుకువస్తాము అనేది మరియు సంస్థ యొక్క ఉత్పాదకత వైపు మేము ఈ ప్రవర్తనలను ఎంత బాగా ఉపయోగిస్తాము మాకు ప్రతి ఒక్కరినీ ఒకే విధంగా ప్రవర్తించేలా చేసే లక్ష్యం లేదు మా ఉద్యోగులు ప్రవర్తించే విధానాన్ని మీకు తెలియదు మేము ప్రామాణీకరించడం లేదు మేము నమ్ముతున్నాము లేదా మేము మా ఉద్యోగులు ఉనికిలోకి తీసుకు వచ్చే వేర్వేరు ప్రవర్తనలు విభిన్న వైఖరులు వ్యవహరించే వివిధ మార్గాలు విభిన్న పరిస్థితులను గరిష్టంగా ఉపయోగిస్తున్నాము మరియు అది మా అతిపెద్ద బలం మరియు ఇది సంస్థ యొక్క వ్యూహాత్మక లక్ష్యాలతో మా వ్యూహాత్మక లక్ష్యాలను సమం చేయడానికి మాకు సహాయపడుతుంది ప్రవర్తనా దృక్పథం ఇప్పుడు ఇది షులర్ మరియు జాక్సన్ యొక్క నమూనా దృఢ మైన పనితీరుతో HRM అభ్యాసాలను అనుసంధానించడానికి నన్ను క్షమించండి మీకు వ్యాపార లక్షణాలు పాత్ర సమాచారం ఉన్నాయి కాబట్టి పాత్రకు సంబంధించిన సమాచారం ఉద్యోగులు పోషించాల్సిన అవసరం ఉంది మరియు మీరు దీన్ని జోడీ చేస్తారు లేదా మీరు దీన్ని వ్యాపార లక్షణాలకు జోడిస్తారు మరియు ఉద్యోగులకు మానవ వనరుల అభ్యాసాలకు అవసరమైన పాత్ర ప్రవర్తనల గురించి చెప్పబడింది అప్పుడు మరింత పాత్ర సమాచారం లోపలికి వెళుతుంది మరియు వాస్తవ పాత్ర ప్రవర్తనలు బయటికి వస్తాయి మరియు ఈ పాత్ర ప్రవర్తనలు ఆపై సంస్థకు సహాయపడతాయి దాని లక్ష్యాలను సాధించగలవు కొంతమంది ఉద్యోగుల పాత్ర ప్రవర్తనలు పోటీ వ్యూహాల కోసం ఏవనగా ఊహాజనితత్వం వర్సెస్ సృజనాత్మకత మరియు ఆవిష్కరణలు మేము ఊహించదగిన ఇన్పుట్లకు అలవాటుపడిన వ్యక్తులను కలిగి ఉండాలి మరియు సృజనాత్మక మరియు వినూత్నమైన వ్యక్తులు కూడా మాకు అవసరం కాబట్టి పరిధి ఇక్కడ చర్చించబడింది మరియు ఇది షులర్ మరియు జాక్సన్ రాసిన కాగితం సెమినల్ పేపర్ ఆధారంగా రూపొందించబడింది స్వల్పకాలిక వర్సెస్ దీర్ఘకాలిక దృష్టి కొంతమంది మీకు తెలుసా కాబట్టి వారు తమ పని కోసం ఎలా ప్లాన్ చేస్తారు స్వతంత్రత మరియు స్వయంప్రతిపత్తికి వ్యతిరేకంగా సహకారం మరియు పరస్పర ఆధారపడటం కొంతమందికి ఎక్కువ సహకారం ఎక్కువ జట్టు ఆధారితమైనవారు అవసరం కొంతమంది మరింత స్వయంప్రతిపత్తి కలిగి ఉంటారు వారు వారి ఆలోచన మరియు చర్యలో మరింత స్వతంత్రంగా ఉంటారు నాణ్యత మరియు పరిమాణానికి సంబంధించిన ఆందోళన మరొక ప్రవర్తన ఇది HR వ్యూహాలకు సహాయపడుతుంది సంస్థ యొక్క వ్యూహాలతో సమం చేస్తుంది రిస్క్ తీసుకునే సామర్థ్యం మరియు ధోరణి కొంతమంది రిస్క్ తీసుకుంటారు కొంతమంది చాలా జాగ్రత్తగా ఉంటారు సంస్థలో మాకు రెండు రకాల వ్యక్తులు అవసరం ప్రక్రియ కోసం ఆందోళన ఎంత మంది వ్యక్తులు మీకు తెలుసా కొంతమంది చాలా మంది ఉన్నారు సంస్థలో అనుసరించే ప్రక్రియలకు తగిన ప్రాధాన్యత ఇస్తారు కొంతమంది అలా చేయరు బాధ్యతను స్వీకరించడం వర్సస్ తప్పించుకోవడం కొంతమంది బాధ్యత తప్పించుకోవటానికి ఇష్టపడతారు కొంతమంది బాధ్యతను స్వీకరించడానికి ఇష్టపడతారు మరింత ఎక్కువ విషయాలు మరియు వారు బాధ్యత వహించే వాటిని చేస్తారు మార్చడానికి వశ్యత కొంతమంది ఉన్నారు వారు మార్పుకు నిరోధకత కలిగి ఉన్నారు కొంతమంది ఉన్నారు వారు చాలా సరళంగా ఉంటారు సంస్థలో మాకు రెండు రకాల వ్యక్తులు అవసరం ఎందుకంటే మార్పుకు నిరోధకత కలిగిన వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉంటారు మరియు వారు తగిన ప్రక్రియను అనుసరించటాన్ని వారు నిర్ధారిస్తారు మరియు ప్రజలు ఎక్కువ సుముఖంగా లేదా మారడానికి వికాసం లేదా మార్చడానికి మరింత అనువైనవారు సంస్థకు సహాయం చేస్తారు కొత్త దిశలో పయనిస్తారు కాబట్టి రెండు రకాల ఉద్యోగులు చాలా ముఖ్యం అస్పష్టత మరియు అనూహ్యత యొక్క సహనానికి వ్యతిరేకంగా స్థిరత్వానికి ప్రాధాన్యత ప్రజలు ఉన్నారు తెలుసుకోవాలనుకుంటున్నారు ఏమి జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో వారికి చాలా నిశ్చయాత్మకమైన చాలా స్పష్టమైన దృష్టి అవసరం మరియు వారు జరుగుతున్న ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలి అని కోరుకుంటారు మరియు అది మంచిది ఎందుకంటే ఇది ప్రక్రియలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది ఇతర వ్యక్తులు ఎక్కువ సహనంతో ఉన్నారు మరియు అస్పష్టతకు తెరతీశారు మరియు ఈ వ్యక్తులు మంచివారు ఎందుకంటే వారు రిస్క్ తీసుకునేవారు వారు ఆవిష్కర్తలు వారు సంస్థను కదిలించగల కొత్త దిశలను అన్వేషించడానికి ఎక్కువ ఇష్టపడతారు నైపుణ్య అనువర్తనం యొక్క పరిధి మరొకటి ఉద్యోగ ప్రమేయం మరియు ఒడంబడిక మీ ఉద్యోగంలో ఎంత ప్రమేయం ఎంత ఒడంబడిక మీరు కలిగి ఉన్నారు మరియు ఈ శ్రేణి ఈ మొత్తం ప్రవర్తనల జాబితా షులర్ మరియు జాక్సన్ చేత సంకలనం చేయబడినది మనకు అవసరమైన ప్రవర్తనలను అర్థం చేసుకోవడానికి పోటీ వ్యూహాలను అభివృద్ధి చేయడానికి మానవ వనరుల పనితీరు ద్వారా సంస్థకు సహాయపడటానికి సాధించడానికి సహాయపడుతుంది దాని హెచ్ ఆర్ లక్ష్యాలు లేదా క్షమించండి దాని వ్యూహాత్మక లక్ష్యాలు దాని పోటీదారులలో పోటీ ప్రయోజనాన్ని పొందడం ద్వారా మీకు తెలుసు మరొక సిద్ధాంతం సైబర్నెటిక్ వ్యవస్థల సిద్ధాంతం కాబట్టి సంస్థలు బహిరంగ వ్యవస్థలు అని మేము భావిస్తున్నాము మరియు ఒక అవుట్పుట్ ఉంది ఒక ఇన్పుట్ ఇందులో ఉంది ఒక రకమైన ప్రక్రియ ఉంది మరియు ఒక రకమైన అవుట్పుట్ ఉంది కాబట్టి మరియు ఈ ఇన్పుట్ అవుట్పుట్ లూప్ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ లూప్ ఎప్పటికప్పుడు వచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా ఇది పూర్తవుతుంది మరియు ఇది సవరించడానికి మాకు సహాయపడుతుంది ఈ ఇన్పుట్ నిర్గమాంశ అవుట్పుట్ లూప్ సైబర్నెటిక్ మోడల్ ఇక్కడ చూపబడింది ఈ కాగితంలో రైట్ మరియు మక్ మహన్ దీనిని బాగా వర్ణించారు మరియు ఇన్పుట్లో HR జ్ఞానం నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు ఉంటాయి నిర్గమాంశ అనేది HR ప్రవర్తనలను ఇది సరైన ప్రక్రియను అనుసరించడానికి మాకు సహాయపడుతుంది మరియు అవుట్పుట్ ఉత్పాదకత సంతృప్తి టర్నోవర్ లాభాలు మొదలైనవి ఇప్పుడు వారు సంస్థ యొక్క వ్యూహానికి ఆహారం ఇస్తారని మీకు తెలుసు మరియు స్థిరమైన ఇన్పుట్ స్థిరమైన అభిప్రాయం ఈ దశల్లో ప్రతిదానికి వెళుతుంది సంస్థ వ్యూహాన్ని అంచనా వేయడం ద్వారా మరియు సంస్థ యొక్క వ్యూహాన్ని తిరిగి సందర్శించడం మరియు అది లూప్ను పూర్తి చేస్తుంది కాబట్టి ఇది ఒక యంత్రం లాంటిది ఒక రకమైన డిజైన్ మీకు తెలుసు కాబట్టి మరలా మనం విషయాలను చూస్తే మనం నిష్పాక్షికంగా జాబితా చేయగలిగితే మనం టేబుల్కు తీసుకువచ్చేవి మనం ఎలా పనులు చేస్తాము ఇన్పుట్ నిర్గమాంశ మరియు అవుట్పుట్ పరంగా మరియు సంస్థ ఏదైతే చేస్తోందో మనం నిష్పాక్షికంగా జాబితా చేయగలుగుతాము అప్పుడు ఇది చాలా సులభం అవుతుంది లేదా అది మన లెక్క మన పరిహారం రివార్డ్ సిస్టమ్స్ రికార్డుల నిర్వహణ మొదలైన వాటి గురించి సులభం చేస్తుంది కాబట్టి ఇది సంస్థ యొక్క వ్యూహాత్మక లక్ష్యాల సాధనతో వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ ఎలా సహాయపడుతుందో వివరించే మరొక నమూనా మనం మరింత స్పష్టంగా ఉన్నాము మరింత లక్ష్యం మన రికార్డులను నిర్వహించడం మరియు పనులు చేయడం ఒక క్రమపద్ధతిలో ఒక వ్యవస్థలో ఎక్కువ లాభాలు మనం చేయగలము లేదా స్పష్టంగా వ్యూహాత్మకంగా సమలేఖనం చేయగలము సంస్థతో అవసరమైన లక్ష్యాలు వెళ్ళడానికి వాటితో ఆ వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడం కాబట్టి ఇన్పుట్లు నేను మీకు చెప్పినట్లుగా అవి వ్యక్తుల సామర్థ్యాలు సంస్థాగత వ్యవస్థలో ఆ వ్యక్తుల ప్రవర్తనల నిర్గమాంశ మరియు అవుట్పుట్ పనితీరు మరియు ప్రభావవంతమైన ఫలితాలను కలిగి ఉంటుంది ప్రభావితం భావోద్వేగాలకు సంబంధించినది నిశ్చితార్థానికి సంబంధించినది నిబద్ధతకు సంబంధించినది మొదలైనవి సైబర్నెటిక్ నమూనాలో వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ యొక్క బాధ్యతలు సమర్థత నిర్వహణ సమర్ధత నిర్వహణ అంటే సంస్థలోని వ్యక్తులు అవసరమైన సంస్థాగత వ్యూహాన్ని అమలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారని సంస్థ నిర్ధారించడం కాబట్టి లోపలికి వెళ్లవలసిన అవసరం ఉంది ఇందులో మనకు నాలుగు వేర్వేరు మార్గాలు ఉన్నాయి దీనితో మేము సామర్థ్యాలను నిర్వహించగలము మొదటిది సమర్థత సముపార్జన మేము సామర్థ్యంతో నిమగ్నమై ఉన్నాము లేదా మేము సంపాదించాము ఇది శిక్షణ మరియు ఎంపిక వంటి కార్యకలాపాలను సూచిస్తుంది ఇది సంస్థలోని వ్యక్తులకు అవసరమైన సామర్థ్యాలను కలిగి ఉందని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది మునుపటి వ్యూహం ప్రకారం గుప్త నైపుణ్యాలు లేదా అనవసరంగా భావించిన నైపుణ్యాలను ఉపయోగించుకునే కార్యకలాపాలతో సమర్థత వినియోగం వ్యవహరిస్తుంది కాబట్టి సామర్థ్యాన్ని పొందడం నైపుణ్యాలను పొందడం ఆపై ఆ నైపుణ్యాలను ఉపయోగించుకోవడం సామర్థ్యాన్ని నిలుపుకోవడం అనగా ఆ నైపుణ్యాలను నిలుపుకోవడం మరియు సంస్థలోని సామర్థ్యాలతో వ్యవహరించడం మరియు సమర్థత స్థానభ్రంశం అనేది సంస్థాగత వ్యూహం కోసం ఇకపై అవసరం లేని సామర్థ్యాలను తొలగించే లక్ష్యంతో కార్యకలాపాలను కలిగి ఉంటుంది ఆ నైపుణ్యాలను నిలుపుకోవడం ఆపై వ్యవస్థ నుండి బయటకు వెళ్లవలసిన అవసరం ఏమిటో మీకు తెలుసు మన దగ్గర ఏమి ఉంది అది ఇకపై అవసరం లేదు కానీ అది చెల్లించబడుతోంది మరియు ఆ సామర్థ్యాలను భర్తీ చేయడం లేదా సవరించడం లేదా ఆ సామర్థ్యాలను తొలగించడం వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ యొక్క ఇతర బాధ్యత ప్రవర్తన నిర్వహణ ఇది అవసరమైన నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు సంస్థలో ఉన్నప్పుడు వారు సంస్థాగత వ్యూహానికి మద్దతు ఇచ్చే మార్గాల్లో వ్యవహరిస్తారని నిర్ధారించడానికి సంబంధించినది కాబట్టి ప్రవర్తనను నియంత్రించడం ప్రవర్తనను పర్యవేక్షించడం పనితీరు అంచనాలు పే సిస్టమ్స్ మొదలైనవి దగ్గు నన్ను క్షమించు మరియు ప్రవర్తనా సమన్వయం ప్రవర్తన సమన్వయం అనగా సంస్థాగత అభివృద్ధి కార్యకలాపాలు సంస్థాగత వ్యూహానికి మద్దతు ఇచ్చే వ్యక్తుల ప్రవర్తనను మదింపు మరియు అంతటా సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఒకటి నియంత్రణ మరొకటి సమన్వయం విభిన్న కార్యకలాపాల ప్రవర్తనల మధ్య విభిన్న ఉద్యోగుల మధ్య సంబంధాలను నిర్వహించడం అప్పుడు ఇక్కడ నాల్గవ సిద్ధాంతం ఏజెన్సీ లేదా లావాదేవీల వ్యయ సిద్ధాంతం లావాదేవీ ఖర్చులు పార్టీల మధ్య మార్పిడి చర్చలు పర్యవేక్షణ మూల్యాంకనం మరియు అమలు చేసే ఖర్చులు మరియు పంపిణీ చేయడానికి మరింత సమర్థవంతంగా అవి జరుగుతాయి ఏజెన్సీ ఖర్చులు పార్టీల మధ్య సమర్థవంతమైన ఒప్పందాన్ని స్థాపించడానికి సంబంధించిన ఖర్చులు మరియు నేను చివరి పేరాను చదువుతాను ఎందుకంటేమీరు అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను లావాదేవీ వ్యయ విధానం యొక్క కేంద్ర ఆవరణ ఏమిటంటే ఉద్యోగులు కుదించిపోవటానికి లేదా వారి పనితీరును తగ్గించడానికి బలమైన ప్రోత్సాహకాలు ఉన్నాయి మరియు ఫ్రీరైడ్ ఇది సమూహంలోని ఇతరుల ప్రయత్నాలపై ఆధారపడుతుంది మరియు వారి పనితీరును పెంచడానికి ప్రోత్సాహకం లేదు తప్పితే పని పరిస్థితులు ఉద్యోగులకు వారి ప్రత్యేకమైన సహకారాన్ని ప్రదర్శించడానికి మరియు ఈ సహకారం నుండి ప్రయోజనం పొందటానికి అనుమతిస్తాయి కాబట్టి మనకు ఒక ధోరణి ఉంది ఇవ్వడం లేదా మన పనితీరును తగ్గించుకోవడం మరియు సమూహంలో ఇతరుల ప్రయత్నాలపై ఆధారపడటం మరియు మనకు నిర్దిష్ట ప్రోత్సాహం ఉంటే తప్ప మన పనితీరును పెంచడానికి మరియు ప్రదర్శించడానికి మనం ఏమి చేయగలమో అది చేయం మన సహకారం ఎంత ప్రభావవంతంగా వుందో చూడ కలిగితే తప్ప మనం ఏమి చేయాలనుకోము ఒక సంస్థ యొక్క పోటీ వ్యూహం వివిధ విషయాలపై ఆధారపడి ఉంటుంది ఆర్థిక పరిస్థితులు పరిశ్రమ నిర్మాణం విభిన్న సామర్థ్యం పోటీ ప్రయోజనం మరియు ఉత్పత్తి మరియు మార్కెట్ పరిధి కాబట్టి అవి ఒక సంస్థ యొక్క పోటీ వ్యూహాన్ని నిర్ణయించే వివిధ విషయాలు మానవ వనరుల నిర్వహణ యొక్క వ్యూహరహిత నమూనాలతో మేము వ్యవహరించము కానీ మానవ వనరుల వ్యూహం ఏమిటో అది దేనిపై ఆధారపడి ఉంటుందో మేము చెబుతాము మానవ వనరుల వ్యూహం ప్రధానంగా కార్మిక మార్కెట్ నైపుణ్యాలు మరియు విలువలపై ఆధారపడి ఉంటుంది సంస్థ పనిచేసే ఆర్థిక పరిస్థితులు మరియు సంస్కృతి పై కూడా మరియు ఇవి కొన్ని నమూనాలు కొన్ని విషయాలు వ్యూహాత్మక మానవ వనరులు ఎలా ఉండాలి అని వివరించేవి లేదా మానవ వనరులలో వ్యూహం ఎలా పనిచేస్తుందో మిగతా సంస్థలతో మానవ వనరుల పనితీరును సమలేఖనం చేయడానికి ఉపయోగించవచ్చు తరువాతి తరగతిలో మేము HRM యొక్క వ్యూహరహిత నమూనాలు మరియు వ్యూహాత్మక HRM కు సవాళ్లతో వ్యవహరిస్తాము కాబట్టి నా మాట విన్నందుకు ధన్యవాదాలు మరియు నేను మీతో మాట్లాడటానికి తదుపరి ఉపన్యాసం కోసం ఎదురు చూస్తున్నాను